మనం రూల్ బేస్డ్ సిస్టమ్స్ పవర్ చేంజ్ సిస్టమ్స్ వైపు చూస్తున్నాము ఇప్పుడు మనం ఇన్ఫరన్స ఇంజిన్ను చూడాలనుకుంటున్నాము కాబట్టి ఇన్ఫరన్స ఇంజిన్ ప్రాథమికంగా మూడు దశల్లో పనిచేసే ప్రోగ్రామ్ మొదటి దశను మ్యాచ్ అని పిలుస్తారు మరియు ఇన్పుట్గా తీసుకునేది నియమాల సమితి మరియు కొంత డేటా మరియు సరిపోలిక నియమాల సమితిని ఉత్పత్తి చేస్తుంది వీటిని వారి పరిభాషలో కాంఫ్లిక్ట్ సెట్ అంటారు ఇది డేటాను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి మ్యాచ్ ఏమి చేస్తుందో మొదట చూద్దాం కాబట్టి మీకు ఈ నియమాలు ఉంటే మనం ఈ రెండు నియమాలను చివరి తరగతిలో వ్రాసినట్లు ప్రధానంగా గమనించండి ఈ నియమానికి 1 2 3 అనే మూడు షరతులు ఉన్నాయి ఈ నియమానికి నాలుగు షరతులు ఉన్నాయి ఇది 1 ఇది 2 మరియు 3 మరియు 4 వాటిలో ఒకటి ప్రతికూల స్థితిలో ఉంది కాబట్టి తప్పనిసరిగా ఒక నియమం నమూనాలు మరియు చర్యల సమాహారం సరిపోలిక విషయానికొస్తే మనం నమూనాలపై మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నాము కాబట్టి దీనిని P11 P12 P13 గా మనం అనుకోవచ్చు కాబట్టి అది మొదటి నియమం కోసం అప్పుడు P21 P22 P23 P24 కాబట్టి ఈ నియమం కోసం ఉదాహరణకు మరియు తరువాత కాబట్టి P K R లేదా ఏమైనా మీకు ఎన్ని నియమాలు ఉన్నాయి మరియు ప్రతి నియమాలు ఎన్ని నమూనాలను కలిగి ఉంటాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది రూల్ మెమరీ మరియు ఈ రకమైన సమస్యల గురించి మాట్లాడినందుకు సైమన్ అనువల్ ఉన్నప్పుడు వారు ఇది దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి అని అనుబంధిస్తారు కాబట్టి ప్రాథమికంగా నియమాలు సమస్యను పరిష్కరించే జ్ఞానాన్ని తప్పనిసరిగా సంగ్రహిస్తాయి ఇది సమస్య పరిష్కారంతో ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి మీరు దీన్ని దీర్ఘకాలిక జ్ఞాపకశక్తిగా భావించవచ్చు మీరు పిలిచే మెమరీలో సెట్లను పరిష్కరించడానికి మీరు ప్రయత్నిస్తున్న అసలు సమస్య ఇక్కడ ఉంది వర్కింగ్ మెమరీ లేదా WM కూడా ఆర్డర్ చేయబడింది కాబట్టి మీకు ఈ డేటా ఎలిమెంట్స్ ఉన్నాయి వీటిని మనం వర్కింగ్ ME1 అని పిలుస్తాము కాబట్టి ఇది డేటా ఐటమ్ 1 తరువాత 2 మొదలైనవి ఇప్పుడు నిబంధనల యొక్క కుడి వైపున ఉన్న చర్యలు డేటాను తొలగించడానికి నేను అనుమతిస్తాను అంటే అవి కొన్ని వర్కింగ్ మెమరీ ఎలిమెంట్ తొలగించగలవు కాబట్టి కొన్ని విషయాలు మార్గం నుండి అదృశ్యమవుతాయి కానీ మొదట్లో మనకు కొంత మూలధన N సంఖ్య వర్కింగ్ మెమరీ ఎలిమెంట్స్ ఉన్నాయని అనుకుందాం ఇప్పుడు దీనిని టైమ్ స్టాంప్గా భావించవచ్చు ఇది ఈ వర్కింగ్ మెమరీ ఎలిమెంట్ ఎప్పుడు సృష్టించబడిందో మరియు మనకు సంబంధించినంతవరకు సమయం కేవలం ఆర్డరింగ్ మాత్రమే అని చెబుతుంది కాబట్టి ఇది మొదటి ఎలిమెంట్ రెండవ ఎలిమెంట్ మూడవ ఎలిమెంట్ తప్పనిసరిగా అమలు నియంత్రణలో ఇది పాత్ర పోషిస్తుందని మనం చూస్తాము కాబట్టి వీటిని స్వల్పకాలిక జ్ఞాపకశక్తిగా కూడా మనం అనుకోవచ్చు మీరు దీన్ని సమస్యలను ఎలా పరిష్కరిస్తారో మీరు ఆలోచించాలనుకుంటే కాబట్టి మనకు ఈ రెండు జ్ఞాపకాలు ఉన్నాయి ఒకటి ఈ వర్కింగ్ మెమరీ ఎలిమెంట్లను కలిగి ఉన్న వర్కింగ్ మెమరీ మరియు మనం దీనికి ఉదాహరణలు చూశాము మరొకటి నియమాల సమితి ఇక్కడ ప్రతి నియమం నమూనాల సమితిని కలిగి ఉంటుంది కాబట్టి ఈ నియమానికి 3 నమూనాలు ఉన్నాయి ఈ నియమాలకు 4 నమూనాలు మరియు మొదలైనవి ఉన్నాయి మరియు ఇవి తప్పనిసరిగా ఇటువంటి నియమాలకు ఉదాహరణలు ఇప్పుడు మొదటి పని ఏమిటంటే అన్ని నియమాలను చూడండి అన్ని డేటాను చూడండి మరియు ఏ డేటాతో ఏ నియమం సరిపోతుందో లెక్కించడం కాబట్టి మీరు ఈ మొదటి నియమాన్ని చూస్తే ఏ కార్డును ప్లే చేయాలో అది ఏ కార్డును ప్లే చేయాలో పేర్కొనలేదని పేర్కొంది ఇప్పుడు ఇది ఆట ప్రారంభమైతే మరియు ఇక్కడ ఈ నియమం ఉందని అనుకుందాం కాబట్టి వర్కింగ్ మెమరీ ఎలిమెంట్లో ఇది ఒకటి కాబట్టి ఇది ఆడటానికి S యొక్క మలుపు అని చెప్పనివ్వండి కాబట్టి S అనేది ఆటగాడి పేరు అని చెప్పండి కాబట్టి ఇది ఆడటానికి ఎస్ టర్న్ కాబట్టి డేటా యొక్క కొంత భాగం ఉంది ఇక్కడ ఒక నమూనా ఉంది అది కొన్ని వేరియబుల్ పేరు కు మారిందని పేర్కొంది కాబట్టి ఇది తప్పనిసరిగా ఈ డేటాతో సరిపోతుంది మరియు ఈ ఎలిమెంట్ ఆట యొక్క సూట్ అని చెప్పండి క్లబ్ అని చెప్పండి కాబట్టి ఇది వర్కింగ్ మెమరీ ఎలిమెంట్ ఇది రెండవ నమూనాతో సరిపోతుంది ఇది ఆటలోని సూట్ ఇది స్థిరంగా ఉంటుంది డేటాకు స్థిరాంకాలు మాత్రమే ఉంటాయి వేరియబుల్స్ నమూనాలలో మాత్రమే ఉంటాయి మరియు ఒక నమూనాకు వేరియబుల్ ఉంటే అది తప్పనిసరిగా ఏదైనా సరిపోవచ్చు ఇది క్లబ్బులు లేదా వజ్రాలు లేదా హృదయాలు అయినా పాలన ఇప్పటికీ తప్పనిసరిగా సరిపోతుంది ఆపై ఈ మూడవ ఎలిమెంట్ ని చూడండి ప్లేయర్ P ఈ సందర్భంలో P అనేది S కి కొన్ని కార్డులు ఉన్నాయి ఈ ప్లేయర్కు 6 కార్డులు క్లబ్బులు ఉన్నాయని చెప్పండి కాబట్టి 6 కార్డు ఉంటుంది ఈ ఆటగాడు ఎస్ మరియు సూట్ క్లబ్బులు దీని పేరు 3 అని చెప్పుకుందాం కాబట్టి ఈ ఆటగాడికి తప్పనిసరిగా 1 2 3 4 5 6 కార్డులు వచ్చాయని చెప్పండి ఇది ప్రభావవంతంగా ఉంటుంది మరియు 6 వర్కింగ్ మెమరీ ఎలిమెంట్లో ప్రతి మెమరీ ఎలిమెంట్లో 3 క్లబ్లు ఉన్నాయని s చెబుతుంది కాబట్టి సౌత్ కోసం s స్టాండ్ అని చెప్పండి ఇప్పుడు మొదటి నియమం 6 సందర్భాలను కలిగి ఉంటుందని మీరు చూడవచ్చు ఈ 6 కార్డులలో ప్రతిదానికి ఆ నియమం యొక్క ఒక ఉదాహరణ అమలు అవుతుంది మరియు సరిపోతుంది కాబట్టి 1 ఉదాహరణ అవును ఇది ఆడటానికి "సౌత్" యొక్క అవకాశం ఆటలోని సూట్ క్లబ్బులు మరియు అతనికి 3 క్లబ్లు వచ్చాయి ఆ నియమం యొక్క మరొక ఉదాహరణ అవును ఇది ఆడటానికి దక్షిణ మలుపులు ఆటలోని సూట్ క్లబ్బులు మరియు అతనికి 7 క్లబ్లు వచ్చాయి కాబట్టి ఈ కార్డులలో ప్రతిదానికి ఇలా నియమం యొక్క 1 ఉదాహరణ కాల్పులు జరుపుతుంది మరియు అవి వ్యవస్థలో చాలా నియమాలు కావచ్చు మరియు ప్రతిదానికి కొన్ని సందర్భాలు ఉంటాయి ఇది తప్పనిసరిగా అమలు చేయడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి ఇన్ఫరన్స ఇంజిన్ యొక్క మొదటి భాగానికి సరిపోయే పని ఏమిటంటే ఈ నియమ నిబంధనల సమితిని మరియు సంబంధిత మ్యాచింగ్ డేటాను లెక్కించడం మరియు వారు ఈ సెట్లో ఉంచడం మరియు దీనిని సంక్లిష్టమైన సమితి అని పిలుస్తారు కాబట్టి ఇది నియమం కాబట్టి నేను ఈ నియమాన్ని 1 అని పిలుస్తాను మరియు ఇది నియమం 2 అని చెప్పండి అప్పుడు నా కాంఫ్లిక్ట్ సెట్ కి అలాంటిదే ఉంటుంది మొదటి రెండవ మరియు మూడవ వర్కింగ్ మెమరీ ఎలిమెంట్ తో రూల్ 1 సరిపోతుంది ఇది రూల్ 1 అని చెప్పండి నా వర్కింగ్ మెమరీ ఎలిమెంట్లోకి నా గొడవల్లోకి మరొక ఎంట్రీ 1 2 తో రూల్ 2 మ్యాచ్లు మరియు 4 అని చెప్పండి రూల్ 1 1 2 మరియు 5 తో సరిపోతుంది 3 4 మరియు 5 ఈ ఎలిమెంట్ కాబట్టి ఇది మూడవది నాల్గవది మరియు ఐదవది ఇది నియమం 1 యొక్క ఉదాహరణ అని ఇది చెబుతోంది కాబట్టి ఆ వర్కింగ్ మెమరీ నుండి మనం ఉపయోగిస్తున్న స్టాంపులు ఇవి ఇది వర్కింగ్ మెమరీ నంబర్ 1 మరియు 2 మరియు 3 లతో సరిపోలుతోంది ఇది 1 మరియు 2 మరియు 4 లతో సరిపోలడంలో అదే నియమానికి సరిపోతుంది ఇది 1 మరియు 2 మరియు 5 లతో సరిపోలుతోంది అదేవిధంగా రూల్ 2 మరియు రూల్ 3 కోసం మరియు ఈ సెట్ మనకు ఏ నియమాలను కాంఫ్లిక్ట్ సెట్ అని పిలుస్తారు మరియు అల్గోరిథం యొక్క మొదటి దశ యొక్క లక్ష్యం మ్యాచ్ దశ ఈ కాన్ఫ్లిక్ట్ సెట్ లెక్కించడం మీరు దీన్ని కాంఫ్లిక్ట్ సెట్ అని ఎందుకు పిలుస్తారు ప్రతి నియమం నేను అమలు చేస్తాను నేను అమలు చేస్తాను అని చెప్పడం వంటిది కాబట్టి ఈ నిబంధనల మధ్య విభేదాలు ఉన్నాయి కానీ మీరు ఇక్కడ సీక్వెన్షియల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నారని ఊ హిస్తూ ఒకేసారి ఒక నియమాన్ని మాత్రమే అమలు చేయవచ్చు కాబట్టి ప్రజలు సమాంతర వ్యవస్థల గురించి మాట్లాడుతారు దీనిలో సమాంతర నియమం అమలు జరుగుతుంది కానీ మీరు ఇక్కడకు రాలేరు ఈ పని యొక్క సంక్లిష్టత ఏమిటి ఎన్ని ఆపరేషన్ల పరంగా ఈ కాన్ఫ్లిక్ట్ సెట్ లెక్కించడం ఎంత కష్టం ఎన్ని పోలికలు చేయాలి కాబట్టి బ్రూట్ ఫోర్స్ అల్గోరిథం P11 అనే మొదటి నమూనాను తీసుకుంటుంది అంటే మొదటి నియమం యొక్క మొదటి నమూనా మరియు ఈ విషయాలను పరిష్కరించడానికి దాన్ని మళ్ళీ సరిపోల్చడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు ఇది మొదటి నియమం యొక్క రెండవ నమూనాను తీసుకుంటుంది మరియు ఈ విషయాలన్నిటితో సరిపోల్చడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు మొదటి నియమం యొక్క మూడవ నమూనా ఇవన్నీ తో సరిపోల్చడానికి ప్రయత్నించండి అప్పుడు అది రెండవ నియమానికి వెళుతుంది ఇక్కడ దీని అర్థం మీరు నియమాల మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరం లేదు మనకు నమూనాల సమితి ఉంది కాబట్టి గుర్తుంచుకోండి దీనిలోని ప్రతి నమూనా కోసం ఇది వీటిలో ప్రతిదానితో సరిపోలడానికి ప్రయత్నిస్తుంది మరియు దాని చివరలో ఇది కాంఫ్లిక్ట్ సెట్లను లెక్కిస్తుంది కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ సెట్ అమలు చేయడానికి సిద్ధంగా ఉన్న నియమాల సమితి కాబట్టి మనం ఎగ్జిక్యూట్ లేదా ఫైర్ అనే పదాన్ని ఉపయోగిస్తాము కాబట్టి నియమం తప్పనిసరిగా అమలు చేయడానికి సిద్ధంగా ఉంది మనం ఈ కాన్ఫ్లిక్ట్ సెట్ ను రిసొల్వె అని పిలుస్తాము మరియు ఇది ఒక నియమాన్ని ఎన్నుకుంటుంది కాబట్టి మరొక ప్రోగ్రామ్ ఉంది ప్రోగ్రామ్కు మరొక మాడ్యూల్ ఈ కాన్ఫ్లిక్ట్ సెట్ని చూస్తుంది మరియు వాటిలో ఒకదాన్ని తప్పనిసరిగా అమలు చేయడానికి ఎంచుకుంటుంది ఇప్పుడు స్పష్టంగా ఈ రిసొల్వె కి అవసరం ఏమిటంటే వ్యూహం మీ సమస్య పరిష్కార వ్యూహం ఏమిటి అనేక నియమాలు అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అమలు చేయడానికి ఏ నియమాన్ని ఎంచుకోవాలి ఇప్పుడు వివిధ రకాల వ్యూహాలు ఉన్నాయి కాబట్టి పరిభాషలో లేదా లెక్సికన్ గ్రాఫిక్ స్ట్రాటజీ లో లాక్స్ అని పిలువబడే ఒక వ్యూహం సరిపోయే లేదా గరిష్టంగా పరీక్ష చేసే నియమాన్ని ఎన్నుకోండి అని ఇది పేర్కొంది పరీక్ష ద్వారా నా ఉద్దేశ్యం ఏమిటి పరీక్ష ద్వారా ఇది ఒక్కొక్కటిగా ఈ విషయాలను సూచిస్తుంది కాబట్టి ఉదాహరణకు నేను ఒక పరీక్ష అయిన వర్కింగ్ మెమరీ ఎలిమెంట్తో క్లాస్ పేరుతో సరిపోలుతాను అప్పుడు నేను ఈ లక్షణం యొక్క విలువను రెండవ పరీక్ష అయిన వర్కింగ్ మెమరీ ఎలిమెంట్తో ప్లే చేస్తాను మూడవ నాల్గవ ఐదవ ఆరవ ఏడవ ఎనిమిదవ కాబట్టి ఈ నియమం అది చేస్తున్న ఎనిమిది పరీక్షలను కలిగి ఉంది ఈ నియమాలు చేస్తున్నదానికంటే కొంచెం ఎక్కువ పరీక్షలను కలిగి ఉన్నాయి కాబట్టి లాక్స్ వ్యూహం ప్రకారం గరిష్ట సంఖ్యలో పరీక్షలను తప్పనిసరిగా చేసే నియమాన్ని ఎంచుకోండి కాబట్టి వ్యూహం తప్పనిసరిగా ఏమి చేస్తుంది ఇది విశిష్టతను చెబుతోంది మరో మాటలో చెప్పాలంటే సరిపోయే అత్యంత నిర్దిష్ట నియమాన్ని ఎన్నుకోండి ఇప్పుడు మీరు కలిగి ఉన్న ఈ రెండు ఉదాహరణలను మీరు చూస్తే వీటిలో రెండు నియమాలు ఉన్నాయి దీనిలో మీరు సూట్ S యొక్క కార్డును ప్లే చేయవలసి వస్తే మరియు మీకు సూట్ S యొక్క కార్డు ఉంటే ఆడుకోండి ఈ నియమం ఏమిటంటే మీరు సూట్ S యొక్క కార్డును ప్లే చేయవలసి వస్తే మరియు మీకు సూట్ S యొక్క అనేక కార్డులు ఉంటే అప్పుడు అత్యధిక ర్యాంక్ ఉన్నదాన్ని ఎంచుకుని ఆ కార్డును ప్లే చేయండి ఇప్పుడు స్పష్టంగా ఏదైనా డేటా ఇచ్చినట్లయితే మనకు ఈ 6 కార్డులు ఉండనివ్వండి కాబట్టి దీనికి ర్యాంక్ 3 ఉంటుంది దీనికి ర్యాంక్ 4 ఉంటుంది దీనికి ర్యాంక్ 5 ఉంటుంది మరియు మొదలైనవి రెండు నియమాలు సరిపోలుతున్నాయి ఈ నియమం యొక్క 6 ఉదాహరణలు సరిపోతాయి మరియు ఈ నియమం యొక్క 1 ఉదాహరణ సరిపోతుంది కాబట్టి ఏ నియమాన్ని తప్పనిసరిగా ప్లే చేయాలో చెప్పడానికి ప్రయత్నిస్తున్న 7 నియమాలు ఉన్నాయి కాబట్టి 6 నియమాలు ఈ కార్డులలో దేనినైనా చెబుతున్నాయి మరియు ఏడవ నియమం ప్రత్యేకంగా ఈ కార్డ్ రాణి ఇది అత్యధిక ర్యాంకులో ఉంది ఎందుకంటే ఈ కార్డు యొక్క ర్యాంక్ r అని చెప్పబడినందున ఈ ఆటగాడి ర్యాంక్ ఉన్న కార్డు ఉండదు r కన్నా ఎక్కువ అంటే సంఖ్య r కన్నా తక్కువ కాబట్టి ఈ నియమం ఈ నియమం కంటే ప్రత్యేకమైనది కాబట్టి ఈ వైరుధ్య పరిష్కార వ్యూహాన్ని పిలుస్తారు ఇది నిర్దిష్టత రెండవ నియమాన్ని తప్పనిసరిగా ఎన్నుకుంటుంది లేదా రెండవ నియమం కొద్దిగా సరిపోలితే కాబట్టి డిఫాల్ట్ రీజనింగ్ అని పిలువబడే వాటిని అమలు చేయడానికి ఈ వ్యూహం మిమ్మల్ని అనుమతిస్తుంది అని మీరు చూడవచ్చు కాబట్టి మీరు ఆకలితో ఉంటే గజిబిజికి వెళ్లి తప్పనిసరిగా తినండి అని ఒక నియమం చెప్పడం వంటిది ఇతర నియమం మీరు ఆకలితో ఉంటే మరియు మీకు చాలా డబ్బు ఉంది మరియు మీకు రేపు ఎటువంటి పరీక్ష లేదు అప్పుడు రెస్టారెంట్కు తప్పనిసరిగా తినండి ఇప్పుడు మొదటి నియమం రెండవ నియమం కంటే తక్కువ నిర్దిష్టంగా ఉంది రెండవ నియమం కోసం మీకు డబ్బు ఉండాలి మీరు స్వేచ్ఛగా ఉండాలి మరియు ఆ రకమైన అంశాలు ఉండాలని చాలా షరతులు అవసరం రెండవ నియమం కంటే రెండు రూల్ మ్యాచ్లు ఎంచుకోబడితే రెండవ నియమం మ్యాచ్ అవ్వకపోతే మీ దగ్గర డబ్బు లేదు లేదా రేపు మీకు పరీక్ష ఉంటే అది సరిపోదు మరియు అప్పుడు మొదటి నియమం మాత్రమే సరిపోతుంది మరియు అది అమలు అవుతుంది కాబట్టి మరింత నిర్దిష్టమైన నియమం మనం ప్రతిబింబించేలా ఉంటుంది మరియు నిర్దిష్టతను ఖచ్చితంగా ఒక నియమాన్ని ఎన్నుకోండి అని మీరు చూడవచ్చు ఇది తప్పనిసరిగా పోటీ నిబంధనల నుండి ఎక్కువ సంఖ్యలో పరీక్షలను చేస్తుంది మరొక వ్యూహం రీసెన్సీ అని పిలువబడే టైమ్ స్టాంప్ను చూడటం ఇది ఇటీవలి డేటాతో సరిపోయే నియమాన్ని ఎన్నుకోండి మరియు రీసెంట్ డేటా అంటే ఏమిటి ప్రాథమికంగా ఈ టైమ్ స్టాంప్ అంటే అత్యధిక టైమ్ స్టాంపింగ్ ఉన్నది కాబట్టి ప్రతి నియమం నిర్దిష్ట సంఖ్యలో మూలకాలతో సరిపోలితే ఇది నా విషయం 1 2 మరియు 3 ఇది నా విషయం 1 2 మరియు 4 మరియు మొదలగునవి ఏ నియమం తాజా డేటాతో సరిపోతుందో దానిని తప్పనిసరిగా ఎంచుకోండి ఈ వ్యూహం వెనుక ఉద్దేశ్యం ఏమిటి ఇది తప్పనిసరిగా తార్కిక ప్రవాహాన్ని నిర్వహించడం కాబట్టి మీరు సిద్ధాంతాన్ని రుజువు చేస్తున్నారని ఉహించుకోండి మీరు ఏదో రుజువు చేస్తున్నారు మీరు కొన్ని లాంబ్డా 1 ని నిరూపించారు అప్పుడు మీరు లాంబ్డా 2 ను నిరూపించడానికి లాంబ్డా 1 ను ఉపయోగించాలనుకుంటున్నారు మరియు ఈ నియమం అలా చేయటానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఎందుకంటే లాంబ్డా 1 అంటే లాంబ్డా డేటాబేస్లోకి సరికొత్త ఎంట్రీ కావచ్చు మరియు ఒక నియమం దానికి సరిపోలితే అది ఆటోమేటిక్ ఎంపిక అవుతుంది కాబట్టి ఇది రీజనింగ యొక్క చైన్ ని నిర్వహించడానికి సహాయపడుతుంది MEA అని పిలువబడే మొదటి మరొక వ్యూహం ఉంది దీని అర్ధం మీన్స్ ఎండ్ ఎనాలిసిస్ "means end analysis" ఇది సైమన్ మరియు నోయెల్ కారణంగా ఉంది మరియు ఇది తప్పనిసరిగా నమూనా రెండింటి యొక్క రీసెన్సీ చెప్పడం ద్వారా ఈ రెండింటినీ మిళితం చేస్తుంది మరియు ఇంకా సంఘర్షణ ఉన్నట్లయితే ప్రత్యేకతను నిర్వహిస్తుంది కాబట్టి దీని ద్వారా మీరు నమూనా ఒకటి యొక్క రీసెన్సీని మాత్రమే చూస్తున్నారని మరియు ప్రతి నియమం యొక్క మొదటి నమూనా తప్పనిసరిగా ఒకటి అని అర్థం కాబట్టి ఇది మొదటి నమూనా ఇది మొదటి నమూనా ఇది మొదటి నమూనా మరియు మొదలైనవి కాబట్టి నియమం తరువాత అనుసరించే మొదటి ఎలిమెంట్ యొక్క రీసెన్సీని చూడండి మరియు మీరు చూడగలిగినట్లుగా ఇవన్నీ ఒకే విధంగా ఉంటాయి కానీ కొన్ని నియమం అధిక రీసెన్సీని కలిగి ఉండవచ్చు మరియు తప్పనిసరిగా ఉపయోగించుకోవచ్చు ఒకటి కంటే ఎక్కువ నియమాలు ఉన్న వివాదం ఇంకా ఉంటే వాటి మధ్య ఎంచుకోవడానికి ప్రత్యేకతను ఉపయోగించండి కాబట్టి అందుకే నేను వేరే విశిష్టతను వ్రాశాను కాబట్టి దీని వెనుక ఉద్దేశం ఏమిటి ముఖ్యంగా మీరు మీ నియమ నిబంధనలను సమూహాలుగా విభజించవచ్చు ఇది నిర్దిష్ట సమస్యలను తప్పనిసరిగా పరిష్కరిస్తుంది కాబట్టి ఉదాహరణకు మీరు విందు సిద్ధం చేస్తున్నారు అప్పుడు మీరు నియమాల సమితిని కలిగి ఉండవచ్చు సాంబార్ ఎలా తయారు చేయాలో మరియు మరొక నియమ నిబంధనలను సబ్జీ ఎలా తయారు చేయాలో మరియు మరెన్నో చెప్పండి ఇప్పుడు ఈ నియమాలలో ప్రతిదానిలో మీరు డిష్ తయారు చేయడం వంటి ఏదో చెప్పే మొదటి ఎలిమెంట్ ఉంటే మీరు చెప్పే సందర్భం సృష్టించిన క్షణం సరే ఇప్పుడు నేను ఈ డేటాను తయారు చేస్తున్నాను అప్పుడు మీరు ఈ డేటా ఎలిమెంట్ ని జోడిస్తారు డిష్ చాలా ఇటీవలిదిగా మారుతుంది మరియు ఈ డిష్ తయారీకి సంబంధించిన అన్ని నియమాలకు ప్రాధాన్యత లభిస్తుంది మరియు ఇది మొదటి నమూనా యొక్క రీసెన్సీ ద్వారా జరుగుతుంది సందర్భం అమర్చడం బియ్యం తయారు చేయడం టీ తయారు చేయడం లేదా తప్పనిసరిగా ఏదైనా మొదటి నమూనా ఇది నా పని అని మీరు చెప్పిన క్షణం మీరు ఆ నియమాలను మాత్రమే చేస్తున్నారు మొదటి నమూనా వివాదాస్పదంగా ఉంటుంది మిగిలినవి అమలులోకి రావు కాబట్టి దీనిని ఈ రెండు విషయాల కలయికగా చూడవచ్చు మీరు ఏమి చేస్తున్నారనే దానిపై దృష్టి పెట్టడానికి ఇది మీకు సహాయపడుతుంది అయితే ఇది ఏ నియమాలు ఉత్తమమో చూడటానికి కూడా ప్రయత్నిస్తుంది ఇప్పుడు ఇంకొక విషయం రెఫాక్టరీనేస్స్ ఇది ఒకే నియమం అదే డేటాతో మళ్ళీ అమలు చేయలేదని ఇది చెబుతుంది కాబట్టి ఇది కొన్ని న్యూరోబయోలాజికల్ అధ్యయనాల నుండి వచ్చింది ఇది న్యూరాన్లు ఎప్పుడు అమలు చేస్తున్నాయో మీకు తెలుస్తుంది అప్పుడు ఒక న్యూరాన్ నిర్దిష్ట ఇన్పుట్ను పొందిన తర్వాత అవి ఆ ఇన్పుట్తో ఒకసారి మాత్రమే అమలు చేయగలవు మరియు తరువాత రెఫాక్టరీనేస్స్ కాలం ఉంటుంది అవి తప్పనిసరిగా చురుకుగా ఉండవు కానీ మన దృక్కోణం నుండి అదే నియమాన్ని మళ్లీ మళ్లీ అమలు చేయకూడదని మనం కోరుకుంటున్నాము చెప్పండి మీరు తప్పనిసరిగా విద్యార్థులను గ్రేడ్ల ప్రకారం వర్గీకరణ పనిని చేస్తున్నారు కాబట్టి ఒక విద్యార్థికి 95 కన్నా ఎక్కువ లభించిందని మరియు అతను అన్ని పనులను పూర్తి చేసి ఉంటే A గ్రేడ్ ఇవ్వండి అని మీరు చెప్పారు మరియు ఈ నియమం ఎన్నుకోబడి అది అమలు చేస్తుంది కాబట్టి మీరు ఇప్పటికే A గ్రేడ్ ఇవ్వడం లేదా విద్యార్థిని A గ్రేడ్ విద్యార్థిగా వర్గీకరించే పనితో చేసారు ఆ నియమం తప్పనిసరిగా అదే డేటాతో మళ్ళీ అమలు చేయకూడదని మీరు కోరుకుంటారు మరియు రెఫాక్టరీనేస్స్ ఏమిటంటే ప్రతి నియమం ఆ డేటాతో ఒక్కసారి మాత్రమే అమలు చేయగలదు వాస్తవానికి వర్కింగ్ మెమరీలో అదే టైమ్ స్టాంపులతో మీరు కొంత డేటాను తొలగించి అదే డేటాను క్రొత్త టైమ్ స్టాంప్తో మళ్లీ జోడిస్తే అది అమలు చేయగలదు అది వేరే విషయం కాబట్టి ఇది ఒక నియమాన్ని ఎన్నుకుంటుంది మరియు దానిని ఎగ్జిక్యూట్ అనే మాడ్యూల్ కాల్కు ఇస్తుంది మరియు ఎగ్జిక్యూట్ అంటే ఎంచుకున్న నియమం యొక్క చర్యలను వర్తింపజేయడం కాబట్టి ఈ RESOLVE మాడ్యూల్ ఈ అన్ని నియమాల మధ్య విభేదాలను పరిష్కరిస్తుందని గుర్తుంచుకోండి మరియు ఇది అమలు చేయబోయే నియమం అని ఇది చెబుతుంది ఈ ఎగ్జిక్యూట్ మాడ్యూల్ ప్రాథమికంగా ఒక నియమాన్ని తీసుకుంటుంది మరియు దాని కుడి వైపు చర్యలను తీసుకుంటుంది మరియు ఆ చర్యలకు అమలు చేస్తుంది కాబట్టి మాక్" లేదా డిలీట్ వంటి చర్యలు ఏమిటో గుర్తుంచుకోండి కాబట్టి ఇది ఏమి చేస్తోంది ఇది వర్కింగ్ మెమరీని మారుస్తుంది ఎగ్జిక్యూట్ యొక్క ప్రభావం వర్కింగ్ మెమరీని మార్చడం ఇది కొన్ని కొత్త డేటాను జోడించవచ్చు మరియు ఇది వర్కింగ్ మెమరీ నుండి కొన్ని పాత డేటాను తొలగిస్తుంది కాబట్టి ఇప్పుడు మీకు క్రొత్త వర్కింగ్ మెమొరీ ఉంది మరియు ఇప్పుడు మీరు అన్ని మార్గాల్లోకి తిరిగి వెళ్లి మ్యాచ్ను మళ్లీ చేయాలి కాబట్టి ఇది అల్గోరిథం ఇది కొంత అర్థంలో అధిక స్థాయి అల్గోరిథం అసలైన మీరు దీన్ని ఇలా అమలు చేస్తారు ఇది ఎలా జరిగిందో మనం చూస్తాము కానీ మీరు దీన్ని ఇలా చేస్తున్నారని అనుకోవచ్చు ఇది మొదటిది ఒక మ్యాచ్ దశ ఇది అన్ని నియమాలను మరియు అన్ని డేటాను చూస్తుంది మరియు దీని అర్థం వర్కింగ్ మెమరీలోని ప్రతిదీ మరియు ఈ సెట్ లేదా ఈ నియమాల జాబితాను మరియు అవి సరిపోయే డేటా ఎలిమెంట్ల యొక్క టైమ్ స్టాంపులను సృష్టిస్తుంది అప్పుడు రెసొల్వె ఈ సెట్ను చూస్తుంది మరియు దాని నుండి ఒక ఎలిమెంట్ ని ఎంచుకుంటుంది మరియు ఇది మనం అమలు చేసే నియమం మరియు తరువాత అమలు జరిగినప్పుడు నియమం యొక్క కుడి వైపు వర్కింగ్ మెమరీలో కొన్ని మార్పులు చేయవచ్చు కాబట్టి కొన్ని అంశాలు తొలగించబడతాయి కొన్ని జోడించబడవచ్చు మరియు తరువాత మనం మళ్ళీ మ్యాచింగ్ ఫేజ్కి వెళ్లి ఒక నియమాన్ని ఎంచుకుంటాము కాబట్టి కొన్ని ముగింపు ప్రమాణాల వరకు మనం దీన్ని చేస్తూనే ఉంటాము ఏదో ఒక సమయంలో కాన్ఫ్లిక్ట్ సెట్లు ఖాళీగా ఉంటాయి అంటే నియమాలు ఏవీ మ్యాచ్ అవడం లేదు లేదా ప్రోగ్రామ్లో ఎక్కడో స్పష్టమైన హాల్ట్ స్టేట్మెంట్ ఉంది ఇది మీరు ఒక పట్టేర్న్ ను చూస్తే మీరు ఆగి అమలు చేస్తారు కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం ప్రక్రియ యొక్క సంక్లిష్టతను చర్చిద్దాం దీన్ని మెరుగుపరచడానికి ఏమి చేయవచ్చు ఇప్పుడు అనుభవపూర్వకంగా పరిశోధకులు సంక్లిష్టత పరంగా దీని యొక్క కష్టతరమైన భాగాన్ని కనుగొన్నారు ఇది కంప్యూటింగ్ సమయ సరిపోలికను ఎక్కువ మొత్తంలో తీసుకుంటుంది లేదా పరిష్కరించడానికి లేదా అమలు చేస్తుంది ఏది ఎక్కువ సమయం పడుతుంది ఈ ప్రతి పని యొక్క సంక్లిష్టతను చూడండి అది ఏమి చేస్తుందో అమలు చేయండి కాబట్టి ఈ ఉదాహరణలో కుడి వైపున ఒక చర్య మాత్రమే ఉంది ఇది ఈ ప్రత్యేకమైన వాటితో ఒక వర్కింగ్ మెమరీ ఎలిమెంట్ ని జోడించడం కాబట్టి ఇది కొద్దిగా పని అని చూడవచ్చు RESOLVE ఏమి చేయాలి "RESOLVE" కాంఫ్లిక్ట్ సెట్ యొక్క ఈ మొత్తం మ్యాచ్ అయ్యే నియమాలను చూడాలి మరియు మనం ఎంచుకున్న వ్యూహం ఏమైనప్పటికీ ఎంచుకున్న వ్యూహాన్ని వర్తింపజేయాలి వీటిలో ఒకదాన్ని దీని నుండి ఎంచుకోవడానికి మరియు మ్యాచ్ ఏమి చేయాలి మ్యాచ్ మొత్తం నియమ నిబంధనలను లేదా మొత్తం నమూనాలను చూడాలి దానిని మనం మొత్తం వర్కింగ్ మెమొరీ తో మ్యాచ్ చేయాలి మరియు కాన్ఫ్లిక్ట్ సెట్ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి కాబట్టి స్పష్టంగా ఇది చాలా పెద్ద పని మీకు k నియమాలు ఉంటే మరియు ప్రతి నియమం p నమూనాలను కలిగి ఉంటే మనం చేయవలసిన చాలా పెద్ద పోలిక సంఖ్య లో ఉంటాయి కాబట్టి పూర్తిగా p నమూనాలలోకి మరియు ప్రతి నమూనాకు నిర్దిష్ట సంఖ్యలో పరీక్షలు తప్పనిసరిగా ఉండవచ్చు మరియు తరువాత ఈ వర్కింగ్ మెమరీ ఎలిమెంట్స్ కాబట్టి ప్రతి దానితో మీరు కనుగొనవలసి ఉంటుంది మీరు అమలు చేయగల ప్రతి నియమాన్ని లేదా సరిపోయే ప్రతి నియమాన్ని కనుగొనాలనుకుంటున్నారని గుర్తుంచుకోండి ఒకటి లేదా రెండు నియమాలను మాత్రమే కనుగొంటే ఒకరు తన పనితో పూర్తికారు మ్యాచ్తో ఉన్న అన్ని నియమాలు పూర్తి కాంఫ్లిక్ట్ సెట్ సమగ్రంగా ఉండాలి ఇది సరిపోయే అన్ని నియమాలను కలిగి ఉండాలి కాబట్టి ఇది నిజంగా అల్గోరిథం యొక్క ఎక్కువ సమయం తీసుకునే భాగం మరియు మ్యాచ్ 80 శాతం గణన సమయం వరకు పడుతుంది కాబట్టి మీకు తెలిసినట్లే వారు ఒక పరిశ్రమలో కంప్యూటింగ్ యొక్క ఎక్కువ సమయం సార్టింగ్లో గడుపుతారని చెప్తారు శక్తిని మార్చడంలో ఇన్ఫెరెన్స్ ఇంజిన్ మ్యాచింగ్లో తప్పనిసరిగా సమయం గడుపుతుంద ఇక్కడ ప్రస్తావించని ఇతర వ్యూహాలను కూడా కలిగి ఉండవచ్చు PROLOG ఎలా పనిచేస్తుందో మీకు తెలిస్తే PROLOG మ్యాచ్లతో మొదటి నియమాన్ని తీసుకుంటుంది కాబట్టి ఇది విధమైన ప్రోగ్రామ్ మరియు దానికి సరిపోయే మొదటి నియమం తప్పనిసరిగా వర్తిస్తుంది ఇది సాధ్యమయ్యే అన్ని మ్యాచ్లను లెక్కించదు మరియు తరువాత ఒకదాన్ని ఎంచుకుంటుంది కాబట్టి ఇది వేరే వ్యూహం ఇది నిబంధనల క్రమం లేదా అలాంటిదే ఇక్కడ మనం నిబంధనలను కొంత స్థలంలో తేలుతున్నట్లుగా పరిశీలిస్తున్నాము మరియు ఆర్డర్ లేదు మరియు ఏ నియమం ఏ ఇతర నియమం వలె మంచిది కాబట్టి మీరు ఈ నిబంధనలలో కొన్నింటిని చూస్తే చార్లెస్ ఫోర్జీ లేదా అతను అభివృద్ధి చేసిన దీనిని RETE అల్గోరిథం అంటారు RETE అల్గోరిథం మీరు అధ్యయనం చేయాలనుకుంటున్నారు కాని ఈ రోజు మీకు తగినంత సమయం లేదని నేను భావిస్తున్నాను కాబట్టి మనం దానిని తదుపరి తరగతిలో చేస్తాము చార్లెస్ ఫోర్జీ 1979 లో తన పిహెచ్డి థీసిస్లో RETE అల్గోరిథంను రూపొందించాడు మరియు తరువాత ఇది వాణిజ్య ఉత్పత్తిగా మారింది మీరు మాట్లాడుతున్న ఈ బిజినెస్ రూల్ మేనేజ్మెంట్ ఇంజిన్లో ఇది అందుబాటులో ఉంది ఇది మ్యాచింగ్ రూల్స్ కోసం వేగం యొక్క కొంత వైవిధ్యాన్ని ఉపయోగిస్తుంది ఎందుకంటే ఇది తప్పనిసరిగా చేయడంలో కష్టతరమైన భాగం కాబట్టి చార్లెస్ ఫోర్జీ రాసిన కాగితం ఇంటర్నెట్ ద్వారా మనకు అందుబాటులో ఉంది ఇది RETE అల్గోరిథం గురించి మాట్లాడుతుంది ఆపై అతను రీట్ 2 అనే అల్గోరిథంను అభివృద్ధి చేయటానికి వెళ్ళాడు మరియు అక్కడ నుండి వారు తమ అల్గోరిథంను ప్రజలకు వెల్లడించడం మానేస్తారు ఎందుకంటే వారికి వాణిజ్య ఆసక్తి ఉంది వారు ఈ అల్గోరిథంను విక్రయిస్తున్న ఈ సంస్థను కలిగి ఉన్నారు మరియు ఈ సృష్టి రహస్యాన్ని ఈ విధంగా వైవిధ్యపరచడానికి ఇష్టపడలేదు చివరికి అతను RETE NT అనే అల్గోరిథం రాశాడు విండోస్ గురించి మీకు తెలిసిన వారికి విండోస్ ప్రభావాన్ని చూస్తారు కాబట్టి ఆ సమయంలో విండోస్ ఎన్టి వచ్చింది ఇది ఒక క్రొత్త విషయం మరియు ఈ RETE NT కొత్త విషయం ఈ RETE NT ఈ అసలు RETE అల్గోరిథం కంటే 500 రెట్లు వేగంగా ఉంటుందని అనుకుందాం అంటే ఒకే మ్యాచ్ విషయాలకు 500 రెట్లు తక్కువ సమయం పడుతుంది మరియు కొన్ని నిమిషాలు వేచి ఉండటానికి బదులుగా ఆ గొప్ప మెరుగుదల చూడవచ్చు వారి మ్యాచ్ తప్పనిసరిగా జరగడానికి ఒక సెకను వేచి ఉండాలి దురదృష్టవశాత్తు మాకు అల్గోరిథం తెలియదు మనం RETE అల్గోరిథం మాత్రమే చూస్తాము రెట్ అనే పదం లాటిన్ పదం దీని అర్థం నెట్ మరియు ఈ RETE అల్గోరిథం ఏమిటంటే ఇది నియమాలను నెట్వర్క్లోకి కంపైల్ చేస్తుంది ఇది మ్యాచ్ యొక్క సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మనం తరువాతి తరగతిలో చూస్తాము కాబట్టి ఈ విషయాలను సరిపోల్చడంలో అసమర్థత ఎక్కడ నుండి వస్తుందో ఈ రోజు మనం గమనించాలనుకుంటున్నాము అసమర్థతకు రెండు మూలాలు ఉన్నాయి మీరు వారి గురించి ఆలోచించగలరా ఒకటి చూడండి మనకు చాలా నియమాలు ఉన్నాయి మరియు ప్రతి నియమానికి కొన్ని నమూనాలు ఉన్నాయి మరియు ఆ నమూనాలు డేటాతో సరిపోలాలి ఇప్పుడు నేను వ్రాసిన ఆ రెండు నియమాలను మీరు చూస్తే P ఆడటానికి మనకు ఈ నమూనా మలుపు ఉంది కాబట్టి ఇది వర్కింగ్ మెమరీ ఎలిమెంట్తో మ్యాచ్ అయింది దీని క్లాస్ పేరు టర్న్ మరియు ఎవరి ప్లే గుణం ఏదో సరిపోలాలి ఈ విషయంలో ఏదో ఉండాలి పరిభాషను ఉపయోగించటానికి ఇది దక్షిణ ఉత్తరం తూర్పు పడమర కావచ్చు ఈ నియమం కూడా అదే నమూనాను కలిగి ఉంది ఇది ఉదాహరణకు ఇక్కడ ఉండవచ్చు మరియు ఇది ఇక్కడ ఉండవచ్చు అదేవిధంగా మీరు చూడగలిగినట్లుగా రెండవ నమూనా కూడా ప్లే S లో అదే సూట్ కాబట్టి ఇది మరియు ఇది ఒకటే ఈ మ్యాచ్ను విడిగా చేయడానికి గణన సమయాన్ని ఎందుకు గడపాలి ఇది సరిపోలినందున ఒక్కసారి మరియు ఎందుకు సేవ్ చేయకూడదు అప్పుడు మనం ఈ నియమాన్ని వాటికి సరిపోయే నమూనా అని చెప్పగలం కాబట్టి మీరు దానిని తగ్గించగలిగితే కొంత సమయం తప్పనిసరిగా చెబుతారు ఈ మూడవ నమూనాలో మాత్రమే కాదు కొన్ని విషయాలు సాధారణం కాబట్టి కార్డ్ సూట్ ఈ విషయాలు ఆడండి వీటిలో కార్డ్ ప్లేయర్ సూట్ పేరు కూడా ఉన్నాయి దీనికి ర్యాంక్ అని పిలువబడే అదనపు విషయం ఉంది కానీ కనీసం ఆ 3 పరీక్షలు లేదా 4 పరీక్షలకు మనం ఆ 4 పరీక్షలను పంచుకోవచ్చు కాబట్టి మనం చేయాలనుకుంటున్న మొదటి విషయం ఏమిటంటే వివిధ నియమాలు మరియు వేర్వేరు నమూనాల మధ్య పరీక్షలను పంచుకోవడం కాబట్టి సాధ్యమైనంతవరకు మనం చేసే ప్రతి పరీక్ష ప్రతి నమూనా వాటికి మాత్రమే సరిపోతుంది కాబట్టి మీరు ఈ నమూనాతో సరిపోలితే ఆపై రెండు నియమాలు దాని గురించి తెలుసుకుంటే మనంతప్పనిసరిగా సమయాన్ని ఆదా చేస్తున్నాము కాబట్టి అది ఒకటి కాబట్టి ఇది అసమర్థతకు ఒక మూలం లేదా మీ మ్యాచ్ అల్గోరిథం యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఒక మార్గం ఈ ఎగ్జిక్యూట ఏమి చేస్తుందో మీరు చూస్తే మీకు మరొకటి సంభవిస్తుంది ఈ ఎగ్జిక్యూట ఏమి చేస్తుంది ఇది కొన్ని కొత్త వర్కింగ్ మెమరీ ఎలెమెంట్స్ ను తయారు చేస్తుంది లేదా ఇది మీ వర్కింగ్ మెమరీ ఎలెమెంట్స్ ను తొలగిస్తుంది కాబట్టి ఈ రకమైన పెద్ద వర్కింగ్ మెమరీ లో సంభవిస్తుంది కాబట్టి నేను ఏమి ఎగ్జిక్యూట చేయాలి ఇది తొలగించబడాలి అనే సంకేతాన్ని పంపవచ్చు కాబట్టి నేను ఇక్కడ తొలగించడానికి మైనస్ గుర్తును ఉపయోగిస్తాను ఇది తొలగించబడాలని చెప్పవచ్చు మరియు క్రొత్తదాన్ని జోడించమని చెప్పవచ్చు కాబట్టి సాధారణంగా ఒక నియమం ఎగ్జిక్యూట చేసినప్పుడు ఇది వర్కింగ్ మెమరీ నుండి కొన్ని ఎలెమెంట్స్ ను తొలగించవచ్చు మరియు వర్కింగ్ మెమరీ కి కొన్ని ఎలెమెంట్స్ ను జోడించవచ్చు ఇప్పుడు అది ఏమి చేస్తోంది అది ఎగ్జిక్యూట చేసిన తర్వాత మ్యాచ్ కు తిరిగి వస్తుంది మరియు కనీసం మీరు బ్రూట్ ఫోర్స్ కోణం నుంచి చూస్తే అది అన్ని నిబంధనలను అన్ని డేటా తో మళ్లీ మ్యాచ్ చేయబోతుంది అది చేయాల్సిన అవసరం ఉందా ఇప్పుడు మీరు ఈ మొదటి నియమాన్ని ఇక్కడ చూస్తే ఏదైనా కార్డును ప్లే చేయమని చెబితే ఇది తప్పనిసరిగా ఒక వర్కింగ్ మెమరీ ఎలిమెంట్ ని జోడిస్తోంది కార్డులు ఆడటానికి నాకు 100 నియమాలు ఉన్నాయని చెప్పండి మరియు అవన్నీ నేను మునుపటి చక్రంలో మ్యాచ్ చేశాను మరియు పైన పేర్కొన్న అన్ని సరిపోలికలు 2 3 ఉదాహరణలు కాబట్టి చివరి చక్రంలో నేను సరిపోయే 3 లేదా 400 నిబంధనల ఉదాహరణలు ఉన్నాయి నేను ఈ నియమాన్ని ఎగ్జిక్యూట చేసినప్పుడు నేను ఏమి చేసాను కొన్ని కారణాల వల్ల ఇది ఎగ్జిక్యూటివ్ అని చెప్పండి లేదా ఇది అవును నేను ఈ విషయానికి 1 వర్కింగ్ మెమరీ ఎలిమెంట్ ను జోడించాను కాబట్టి నేను మళ్ళీ ఆ 99 నిబంధనలతో ఎందుకు సరిపోలాలి ఈ ప్రత్యేక ఉదాహరణలో నేను 1 వర్కింగ్ మెమరీ ఎలిమెంట్ ను మాత్రమే జోడిస్తున్నాను మరియు ఆ 99 నిబంధనలకు ప్రతికూల నిబంధనలు లేవని ఊహిస్తున్నాను వారు కలిగి ఉన్నప్పటికీ నేను మళ్ళీ ఆ మ్యాచ్ ఎందుకు చేయాలి రూల్ నంబర్ 2 రూల్ నంబర్ 3 రూల్ నంబర్ 7 అవి కొన్ని డేటాతో సరిపోలుతున్నాయి ఇది మనం మాట్లాడుతున్న ఈ 4 డేటా ఎలిమెంట్స్ తో సంబంధం లేదు కొన్ని నియమం ఇక్కడ డేటా మరియు ఇక్కడ ఉన్న డేటా మరియు ఇక్కడ ఉన్న డేటాతో సరిపోలడం కావచ్చు ఇది చివరి చక్రంలో సరిపోలితే ఇది ఈ చక్రంలో కూడా సరిపోతుంది కాబట్టి ముఖ్యంగా RETE NET ఏమి చేస్తుంది కాబట్టి మ్యాచ్ ఏమి చేస్తోంది మ్యాచ్ నియమాలు మరియు డేటాను తీసుకుంటుంది ఇవి వర్కింగ్ మెమోరీ మరియు కాన్ఫ్లిక్ట్ సెట్ ఉత్పత్తి చేస్తుంది RETE NET లేదా రీట్ అల్గోరిథం ఒక అల్గోరిథం ఇది RETE NET అని పిలువబడే నిర్మాణాన్ని ఉపయోగిస్తుంది ఈ అల్గోరిథం వర్కింగ్ మెమరీలో ఇన్పుట్గా మార్పులను తీసుకుంటుంది ఈ ఎగ్జిక్యూట్ చర్య ఏమి చేస్తుంది ఈ మార్పు వర్కింగ్ మెమరీ లో ఉంది ఇది మారుతుంది మరియు కొన్ని అంశాలను తొలగిస్తుంది మరియు కొన్ని అంశాలను జోడిస్తుంది ఈ RETE అల్గోరిథం వర్కింగ్ మెమరీలో మార్పులను తీసుకుంటుంది మరియు కాన్ఫ్లిక్ట్ సెట్ లో మార్పులను ఇస్తుంది కాబట్టి ఈ మ్యాచ్తో ఈ మ్యాచ్ను ఇక్కడ సరిపోల్చండి మ్యాచ్ ఏమిటంటే పూర్తి వర్కింగ్ మెమరీ ని తీసుకోవడం అన్ని నియమాల ను తీసుకొని సంక్లిష్టమైన సెట్ను ఉత్పత్తి చేయడం మరియు మేము ఈ చక్రం గుండా వెళ్తున్న ప్రతిసారీ ఇది చేస్తుంది ఒక నియమం అమలు చేసిన ప్రతిసారీ అది వెళ్లి మ్యాచ్ను మళ్లీ చేస్తుంది లేదా ఏరియా అల్గోరిథం వర్కింగ్ మెమరీ ఎలిమెంట్లో మార్పులను అడుగుతుంది మరియు దాని ఫలితంగా ఇది సంక్లిష్ట సెట్లోని మార్పులు ఏమిటో లెక్కిస్తుంది కాబట్టి స్పష్టంగా మీరు ఉహించినట్లుగా ఇది పూర్తిస్థాయి మ్యాచ్తో పోల్చితే తక్కువ పని చేయాలి ఈ మార్పుల ప్రభావాన్ని కాన్ఫ్లిక్ట్ సెట్లో మాత్రమే మనం చూడాలి నేను దీన్ని కలిగి ఉంటే దీన్ని జోడించడం వల్ల కావచ్చు ఇంతకుముందు సరిపోలిన కొన్ని నియమాన్ని తొలగించడం వల్ల కావచ్చు కాబట్టి నేను తప్పనిసరిగా తెలుసుకోగలగాలి అదేవిధంగా నేను జోడించినట్లయితే కొన్ని కొత్త నియమాలు కాంఫ్లిక్ట్ సెట్లోకి రావచ్చు మరియు కొన్ని నియమాలు కాంఫ్లిక్ట్ సెట్ నుండి బయటపడవచ్చు ఇక్కడ ప్రతికూల నిబంధన ఉంటే నేను దానిని తప్పనిసరిగా పట్టుకోగలగాలి కాబట్టి తరువాతి తరగతిలో మనం ఈ RETE NET ని పరిశీలిస్తాము ఇది ప్రాథమికంగా ఒక విధమైన వివక్ష నెట్ లేదా అనేక క్రమబద్ధీకరించబడిన నెట్వర్క్ వంటి ఇతర పదాలను ఉపయోగించవచ్చు లేదా ఇది ట్రీ స్ట్రక్చర్ యొక్క సాధారణీకరణ కానీ ప్రాథమికంగా ఇది వివిధ రకాల డేటా మధ్య వివక్ష చూపే నెట్వర్క్ మీరు దీనిని బైనరీ సెర్చ్ ట్రీ యొక్క పొడిగింపుగా కూడా అనుకోవచ్చు ఇది సంఖ్యలైన ఒకే రకమైన డేటా మధ్య వివక్ష చూపుతుంది కాబట్టి ఇది మిమ్మల్ని ఒక శాఖ లేదా మరొక శాఖకు పంపుతుంది కాబట్టి ఇది బహుముఖ డేటా మరియు మనకు భిన్నమైన పరీక్ష ఉంది తప్ప అదే సూత్రం ఉంది కాబట్టి ర్యాంక్ r కన్నా తక్కువ లేదా ర్యాంక్ r కి సమానం కాదు లేదా అలాంటిదే అని చెప్పే ఒక పరీక్ష కూడా మనకు ఉంది కాబట్టి ఆ పరీక్షలన్నీ కలిసి ఉండాలి కాబట్టి శుక్రవారం ఉన్న తదుపరి తరగతి లో దీన్ని తీసుకొని ఈ యూనిట్ యొక్క ఈ భాగాన్ని పూర్తి చేస్తాము